ఇప్పుడు సిములేషన్ మరియు కొంత స్క్రిప్టింగ్ కొరకు సమయం ఆసన్నమైనది భూమి యొక్క ఉపరితలంపై ఏదైనా నిర్దిష్ట అక్షాంశం వద్ద క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై రోజువారీ పతన శక్తి ని ఎలా అంచనా వేయాలో మనకు తెలుసు భూమి యొక్క ఉపరితలంపై ఏదైనా నిర్దిష్ట అక్షాంశంలో ఉన్న వంపుతిరిగిన ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై రోజువారీ పతన శక్తి ని ఎలా అంచనా వేయాలో కూడా మనకు తెలుసు మనం చాలా సమీకరణాలను చూశాము మనము ఈ సమీకరణాలన్నింటినీ ఏకీకృతం చేసి వాటిని ఒక రూపంలో ఉంచడానికి ప్రయత్నిస్తాము తద్వారా ఇది తరువాత PV ప్యానెల్ల రూపకల్పన మరియు పరిమాణంలో మీకు సహాయం చేస్తుంది మనము స్క్రిప్టింగ్ కోసం ఆక్టేవ్ని ఉపయోగిస్తాము తర్వాత సిములేషన్ చేయడానికి ప్రయత్నిస్తాము kWHourm2day Vs రోజు సంఖ్యతో ప్లాట్స్ చూస్తాము తద్వారా సంవత్సరంలో అందుబాటులో ఉన్న శక్తి ఎలా ఉందో మీకు తెలుస్తుంది నేను ఇక్కడ ఒక టెక్స్ట్ ఫైల్ ఖాళీ టెక్స్ట్ ఫైల్ కలిగి ఉన్నాను నేను దానిని irrad m అని పేరు మార్చుతున్నాను irrad అంటే ఇరాడియేషన్ కు సంక్షిప్త రూపం ఇది m ఫైల్ ఇది ఆక్టేవ్ లేదా MATLABలో అమలు చేయగల స్క్రిప్ట్ ఫైల్ నేను ఆ ఫైల్ను సేవ్ చేస్తున్నాను ఆ ఫైల్ను pv sim లో సేవ్ చేసాను అది స్క్రాచ్ప్యాడ్ ఫోల్డర్ ఇప్పుడు మనం ఈ ఫైల్ను పాపులేట్ చేయడం ప్రారంభిద్దాం స్క్రిప్ట్లను వ్రాసేద్దాం ముందుగా హెడర్ కామెంట్స్ తెలియజేయండి మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఇవన్నీ కమాండ్ ఫైల్లు ఈ వివరణ ఏమిటంటే ఈ ఫైల్ ఇచ్చిన అక్షాంశం మరియు రోజున క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ పై పతన శక్తిని గణిస్తుంది ఇక్కడ N రియల్ నెంబర్ మరియు నేను నాన్ లీపు సంవత్సరాలను మాత్రమే పరిగణిస్తున్నాను నేను అక్షాంశ కోణాన్ని ϕ బదులుగా Qతో సూచిస్తున్నాను ఎందుకంటే ϕ సింబల్ ను ASCII టెక్స్ట్ ఫైల్లో టైప్ చేయలేను అది డిగ్రీలలో ఉంటుంది మనము దానిని తర్వాత రేడియన్స్ గా మారుస్తాము కాబట్టి మొదటి కమాండ్ల ద్వారా స్క్రీన్ను క్లియర్ చేసి ఆపై అన్ని వేరియబుల్స్ను క్లియర్ చేసి ఇప్పుడు ఇన్పుట్లను తీసుకుందాం ఇన్పుట్లను తీసుకోవడానికి మొదట మనం ప్రాంతాన్ని పేర్కొనాలి ఇది కామెంట్స్ ఫైల్ ఈ అక్షాంశం భూమధ్యరేఖకు ఉత్తరాన 12 డిగ్రీ 58 నిమిషాల వద్ద ఉంది ఇది బెంగళూరు అక్షాంశం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు ఈ అక్షాంశం వద్ద ఉంది కాబట్టి నేను దానిని తీసుకున్నాను మీరు మీకు నచ్చిన ఏదైనా ఇతర అక్షాంశం లేదా ప్రాంతాన్ని కూడా ఎంచుకోవచ్చు కాబట్టి Q 12 97 58 నిమిషాలు దశాంశాలలో 0 97 ఇది డిగ్రీలలో వ్యక్తీకరించబడింది మనము దానిని రేడియన్స్ గా మార్చాలి అన్ని డిగ్రీ యూనిట్లను రేడియన్ యూనిట్లు గా మార్చడం ఎల్లప్పుడూ మంచిది ఎందుకంటే సమీకరణాల వ్యవస్థ లన్నీ SI యూనిట్లు అనుసరిస్తాయి తద్వారా అనుసరించే ఫలితం స్థిరంగా ఉంటుంది తర్వాత నేను Qని రేడియన్లుగా మార్చాను Q Q x Π80 Π80 అనేది డిగ్రీల ను రేడియన్లకు మార్చే కన్వర్షన్ ఫాక్టర్ తర్వాత స్థిర విలువల గురించి చూద్దాం ఇక్కడ LSC అనే ఒక స్థిరమైన భాగం ఉంది LSC అనేది సగటు సౌర స్థిరాంకం ఇది చదరపు మీటర్ కి 1 37 కిలోవాట్స్ అదే నేను వ్రాసినది ఇప్పుడు సంవత్సరంలోని అన్ని రోజులలో ఇన్సోలేషన్ మరియు శక్తి యొక్క గణనను ప్రారంభిద్దాం కాబట్టి మనం ఒక్కొక్కటిగా తీసుకోవాలి కాబట్టి మనం మొదటి రోజు n 1గా తీసుకుంటాము మరియు H0 ని గణిద్దాం ఆపై రోజు సంఖ్య రెండుకి H0 ని లెక్కించాలి ఆ విధంగా మొత్తం 365 రోజులకు మనం H0 విలువలను గణించి వాటిని ఒక శ్రేణిలో ఉంచుతాము ఇక్కడ ఉన్న ఫర్ లూప్ ఈ గణన పనిని చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఈ రోజు సంఖ్య లూప్ యొక్క n 1 నుండి 365 వరకు ఉంటుంది లూప్ లోపల ఏమి రావాలి కాబట్టి లూప్లో మనం ఏమి కలిగి ఉంటామో చూద్దాం మొదట క్షీణతను గణిద్దాం క్షీణతను ఎలా లెక్కించాలో మనకు తెలుసు ఒక వేరియబుల్ t 2ΠN - 80365కి సమానం ఆపై మనం అధ్యయనం చేసిన క్షీణత సంబంధాన్ని ఉపయోగిస్తాము δ డెల్టా అనేది క్షీణత కానీ నేను δ డెల్టాను ఉపయోగించలేను కాబట్టి నేను క్షీణత కోసం d అనే అక్షరాన్ని ఉపయోగిస్తాను దీని విలువ 23 45 Sin లేదా Sin 2Π365 ఈ విలువ డిగ్రీలలో ఉంటుంది కాబట్టి నేను రేడియన్లలోకి మార్చాలనుకుంటున్నాను దీని కోసం నేను ఈ కారకం Π180ని ఉపయోగిస్తున్నాను ఇప్పుడు క్షీణత రేడియన్లలో వ్యక్తీకరించబడింది తర్వాత నేను ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇన్సోలేషన్ స్కేల్ ఫ్యాక్టర్ kLSC గణిస్తాను మనకు LSC ఉంది kLSC అనేది 1 0 033 Cos 2Π N365 ఉపయోగించి లెక్కించబడుతుంది నాకు N తెలుసు ఎందుకంటే N అనేది ఇన్పుట్ అంటే ఇది ఫర్ లూప్ ఇన్పుట్ మరియు మనం kని లెక్కించవచ్చు ఆ తర్వాత నేను గంట కోణాన్ని లెక్కిస్తాను కాబట్టి గంట కోణం అంటే Cos 1 - tan ϕ tan 𝛿 కాబట్టి tan ϕ tan 𝛿 ద్వారా మీరు గంట కోణాన్ని పొందుతారు దీని తర్వాత H0 గణించవచ్చు N విలువ 123 లకు సంబంధించి H0 విలువలు H0 H0 H0 వరకు గణించవచ్చు ఇది శ్రేణి అవుతుంది మనకు బాగా తెలిసిన 24 k LSC Π X Cos ϕ Cos 𝛿 Sin ωsr ωsr sin ϕ sin 𝛿 అనే సమీకరణాన్ని ఉపయోగిస్తాము ఇది H0 విలువ ను kWHm2day లో ఇస్తుంది మరొక శ్రేణి లో రోజు సంఖ్యను కూడా పొందుతాము తద్వారా మనం రోజు సంఖ్య మరియు H0 సంబంధాన్ని ప్లాట్ చేయొచ్చు తరువాత వాటి ఫలితాలు చూడవచ్చు మనం ఏమి ప్లాట్ చేస్తాము రోజులు వర్సెస్ H0 x అక్షం మీద రోజులు y అక్షం మీద H0 మరియు గ్రిడ్ని కలిగి ఉంటాము X లేబుల్ Y లేబుల్ మరియు శీర్షికను లేబుల్ చేస్తాము కాబట్టి ఇది మన సాధారణ స్క్రిప్ట్ ఫైల్ను పూర్తి చేస్తుంది ఇది క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై రోజువారీ పతన శక్తి ని గణిస్తుంది మరియు సంవత్సరంలో ప్రతి రోజు లెక్కించబడిన ఈ విలువల ఫలితాలను మనం చూడగలుగుతాము కాబట్టి ఇప్పుడు ఈ ఫైల్ను సేవ్ చేస్తాము ఇప్పుడు స్క్రిప్ట్ ఫైల్ పని చేయడానికి సిద్ధంగా ఉంది మనం ఇప్పుడు ఆక్టేవ్ని తెరుస్తాము నేను ఆక్టేవ్పై క్లిక్ చేస్తాను ఆక్టేవ్ ఓపెన్గా ఉంది ఆక్టేవ్ స్క్రీన్పై ఓపెన్ అవుతుంది నేను ఈ వర్క్స్పేస్ను క్లియర్ చేస్తాను మరియు కావలసిన ఫోల్డర్కి pv sim కి వెళతాను ఇక్కడే నేను ఫైల్స్ ను ఉంచాను నేను irrad ను కాల్ చేస్తాను ఇది మనం ఇప్పుడే వ్రాసిన స్క్రిప్ట్ ఫైల్ను అమలు చేస్తుంది ఇది సంవత్సరం లోని ప్రతి రోజుకు సంబంచించి H0 విలువను kWH meter square day లో ఇస్తుంది X అక్షం పై రోజు సంఖ్య తీసుకున్నాం రోజు సంఖ్య 1 2 3 అలా ఇక్కడ N 80 దీని H0 విలువ 10 54 ఇదే ఇధంగా N 100 200 300 365 లకు సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ పతన శక్తి H0 విలువను గణిస్తాము ఇది ఈ విధంగా కనిపిస్తుంది ఈ శక్తి దాదాపు 8 25 నుండి గరిష్టంగా 10 7 వరకు ఉంటుందని గమనించండి కాబట్టి ఇది చాలా పెద్ద స్వింగ్ కాబట్టి మీరు జనవరిలో నవంబర్ డిసెంబరులో క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో అందుబాటులో ఉండే శక్తి తక్కువగా ఉన్నట్లు చూస్తారు మరియు మధ్య సంవత్సరం మార్చి జూన్ వేసవి అయనాంతం నెలలో మీకు లభించే శక్తి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ గణన మరియు శక్తి యొక్క ప్లాట్లు క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై లభించే శక్తి ఒక అక్షాంశం కోసం అని మీరు గమనించాలి మరియు వాతావరణ ప్రభావాలు లేకుండా వాతావరణ ప్రభావాలను కూడా త్వరలో చర్చిస్తాము నేను స్క్రిప్ట్ ఫైల్లో కొన్ని మార్పులను పొందుపరుస్తాను తద్వారా మనం వంపుతిరిగిన ఉపరితలాలను కూడా నిర్వహించగలుగుతాము దీని నుండి వంపుతిరిగిన ఉపరితలంపై పతన శక్తిని అంచనా వేయగలుగుతాము కాబట్టి ముందుగా ఈ పంక్తిని చేర్చనివ్వండి నేను చేసినది B Q సెట్ చేయబడింది దీని అర్థం ఏమిటంటే ß వంపు కోణం ϕ అక్షాంశ కోణానికి సమానంగా సెట్ చేయబడింది ప్రాంతం యొక్క హోరిజోన్ ప్లేన్కు సంబంధించి టిల్ట్ యాంగిల్ సూచించడానికి నేను Bని ఉపయోగిస్తున్నాను మరియు ప్రస్తుతం నేను దానిని అక్షాంశ కోణం అయిన స్థిర కోణం Qకి సెట్ చేస్తాను వంపు తిరిగిన ఉపరితలం యొక్క సూర్యోదయ గంట కోణాన్ని ωsrt అంచనా వేయడానికి ఇక్కడ మరో రెండు పంక్తులు చేర్చాలి ఇది వాస్తవానికి హోరిజోన్ యొక్క కనిష్ట సూర్యోదయ గంట కోణం మరియు వంపుతిరిగిన హోరిజోన్ యొక్క సూర్యోదయ గంట కోణం కాబట్టి ఈ రెండు పంక్తులను కలుపుదాం కాబట్టి ఇక్కడ ఈ రేఖ వంపుతిరిగిన హోరిజోన్ గంట కోణం ωsrß ఇది Cos 1 tan ϕ - ß x tan 𝛿కి సమానం మరియు ఇక్కడ ఈ ఇతర పంక్తి ωsrt ఇది ఉపరితలం యొక్క ωsr కనిష్ట విలువ అంటే ωsrß దీనినే మనము Hot ని మూల్యాంకనం చేయడానికి ఉపయోగిస్తాము తదుపరి మనము Hot ని కూడా చేరుస్తాము H0 తెలుసు Hot కూడా పొందుతాము ఆ సమీకరణం ఈ విధంగా ఉంటుంది Hot 24 kLSC Π Cos ϕ ß Cos 𝛿 Sin ωsrt ఇది వంపు తిరిగిన ప్లేట్ యొక్క సూర్యోదయ గంట కోణం ωsrt ఇక్కడ ϕ ß ని Q-B Sin 𝛿 గా రాస్తాము ఇప్పుడు ఇది బీటా కోణంతో వంపుతిరిగిన ఉపరితలంపై పతన శక్తి యొక్క అంచనా ఇస్తుంది తర్వాత డిస్ప్లే ఫలితాలకు వస్తే మనకు రోజువారీ H0 విలువలు ఉన్నాయి తర్వాత రోజు వారీ Hot కూడా అవసరమవుతాయి ఆపై మనము టైటిల్ని కొద్దిగా Ho మరియు Hot గా మారుస్తాము కాబట్టి ఇది కొత్తగా ఎడిట్ చేసిన స్క్రిప్ట్ ఫైల్ మనము దీన్ని సేవ్ చేస్తాము ఇది ఇక్కడ సేవ్ చేయబడిన ఫైల్ అవుతుంది ఇప్పుడు మనం ఆక్టేవ్కి వెళ్తాము మేము ఆక్టేవ్ని తెరుస్తాము నేను ఆక్టేవ్ వర్క్స్పేస్ స్క్రీన్ను క్లియర్ చేస్తాను మరియు pvsim ఫోల్డర్కి వెళ్తాను మరియు అక్కడే irrad m ఉంది మేము ఇప్పుడు స్క్రిప్ట్ ఫైల్ IRRAD ను అమలు చేస్తాము ఇప్పుడు అది ఈ గ్రాఫ్ను చూపిస్తుంది కాబట్టి నేను దానిని తెరుస్తాను జూమ్ చేస్తాను కాబట్టి ఇది మనకు బ్లూ లైన్ మరియు గ్రీన్ లైన్ అనే రెండు గ్రాఫ్లను ఇస్తుంది కాబట్టి మీరు ఇప్పటికే చూసిన నీలిరంగు వక్రరేఖHo విలువను kwh m2 day లలో ఇస్తుంది ఆకుపచ్చ గీత Hot వంపుతిరిగిన ఉపరితలం పైన పతన శక్తిని తెలియజేస్తుంది ఆకుపచ్చ వక్రరేఖ HOT నీలిరంగు వక్రరేఖ కంటే మెరుగ్గా ఉందని గమనించండి ఎందుకంటే Hot ఏడాది పొడవునా రోజు సంఖ్య 1 నుండి 365 వరకు వంపు తిరిగిన ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై మరింత ఏకరీతి పతన శక్తిని అందిస్తోంది బ్లూ లైన్ Hot కి సంబంధించి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ క్షితిజ సమాంతరంగా ఉంచబడినది కాబట్టి ఇక్కడ గరిష్ఠ శక్తి మైనస్ కనిష్ట శక్తి 𝛿H వంపు తిరిగిన ప్లేట్ తో పోలిస్తే ఈ తేడా ఫ్లాట్ ప్లేట్ లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు సూర్యుని నుండి ఉత్తమమైన శక్తిని పొందగలిగేలా సరైన కోణంలో ఉపరితలాన్ని సరిగ్గా వంచడం చాలా అవసరం ఇచ్చిన అక్షాంశానికి మనం అందించాల్సిన వంపు యొక్క ఉత్తమ కోణం ß ఏమిటో త్వరలో చూద్దాం నేను ఈ స్క్రిప్ట్ ఫైల్ను మరింత సవరించాను తద్వారా మనము వంపు కోణంలో నిరంతర వైవిధ్యాన్ని చేర్చుతాము తద్వారా ఏది సరైన వంపుగా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఒక లైన్ పరిచయం చేస్తాను Bmax లేదా ßmax టిల్ట్ యాంగిల్ మాక్స్ ఇది 30 డిగ్రీలు అంటే 30 x Π180 రేడియన్లను కలిగి ఉంటుంది ఈ ఉదాహరణ కోసం ఇది ఇక్కడ ఒక పరిమితి మాత్రమే మీరు ఏదైనా పరిమితిని సెట్ చేయవచ్చు అంటే నేను 0 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు వంపు కోణంలో వైవిధ్యాన్ని వివిధ దశల్లో చేయాలనుకుంటున్నాను అప్పుడు Hot ఏ విధంగా మారుతుందో చూడాలి కాబట్టి మనము మరొక ఔటర్ లూప్ తీసుకోవాలి ఇది టిల్ట్ యాంగిల్ ß ని 0 నుండి ßMax అంటే 30 డిగ్రీల వరకు మారుస్తుంది ఇక్కడ ఈ కోణాన్ని ఒక్కొక్క డిగ్రీ పెరిగేలా సెట్ చేస్తాము కాబట్టి ప్రతి సారి ఒక డిగ్రీ పెరుగుతూ చివరగా 30 డిగ్రీల వరకు చేరుకొని ఇక్కడ లూప్ యొక్క ముగింపును చూద్దాం కాబట్టి ఇది వంపు కోణం కోసం ముగింపు మరియు మధ్యలో మనం ఏమి చేస్తామువంపు కోణం ß యొక్క ప్రతి విలువకు ముందు H0 లెక్కించబడుతుంది తర్వాత Hot లెక్కించబడుతుంది అనంతరం అది ప్లాట్ చేయబడుతుంది తదుపరి వంపు కోణం ఒక డిగ్రీ పెరిగి మళ్ళీ H0 మరియు Hot లెక్కించబడుతుంది మరియు ప్లాట్ చేయబడుతుంది జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ H0 ఎప్పటికీ ఒకేలా ఉంటుంది అయితే HOT వంపు కోణంతో పాటు మారుతుంది దీనిని పరిశీలించి మనం Hot ఎలా మారుతుందో మరియు కనీస విలువ ఏమిటో తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ పరిచయం చేస్తున్నది వర్క్స్పేస్ స్క్రీన్పై ఉంది మనము Hot కనిష్ట Hot ఈ పరామితులను చూడాలనుకుంటున్నాము అదే విధంగా Hot గరిష్ట మరియు కనిష్ట విలువల తేడా Hripple అంటే ఏమిటో కూడా చూడాలి మనం ఆ ripple ను వీలైనంత వరకు తగ్గించాలనుకుంటున్నాము అప్పుడు Hot విలువ ఏడాది పొడవునా ఏకరీతిగా ఉంటుంది అక్షాంశ విలువను కూడా టైప్ చేద్దాం మరియు ఒక డిగ్రీ దశల్లో మారుతున్న వంపు కోణాన్ని ప్రదర్శిస్తాము నేను దీనిని డిగ్రీ లలో సూచిస్తున్నాను కాబట్టి ఇది డిస్ప్లే యొక్క టైటిల్ లైన్ అవుతుంది నేను ప్రతి బీటా గణన కోసం లూప్లో కనిష్ట Hot గరిష్ట Hot మరియు కనిష్ట Hot తేడా అంటే HRIPPLE అక్షాంశ కోణం మరియు ß కోణం ప్రదర్శించాలనుకుంటున్నాను కాబట్టి దీనిని మనం సేవ్ చేయవచ్చు మనం సేవ్ చేసే ముందు ప్రతి టిల్ట్ యాంగిల్ లూప్ మార్పు కోసం పాజ్ చేద్దాం కాబట్టి ఇక్కడ పాజ్ చేస్తాను తద్వారా మీరు ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ను ఆపివేసి ఆ సమయంలో తరంగ రూపాన్ని గమనించగలరు కాబట్టి ఇది మనం సేవ్ చేయగలము మరియు అది సేవ్ చేయబడిన ఫైల్ అవుతుంది ఇప్పుడు మనం ఆక్టేవ్ను కాల్ చేసి దాన్ని తెరిచి ఆక్టేవ్లో అమలు చేద్దాం కాబట్టి నేను వర్క్స్పేస్ స్క్రీన్ను క్లియర్ చేస్తాను ఇక్కడ మనం ఫోల్డర్లోకి వెళ్లి ఇరాడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఆపై మనకు ఇలాంటివి లభిస్తాయి నేను ఇప్పుడు దానిని ఆక్టేవ్ స్క్రీన్తో పక్కపక్కనే ఉంచుతాను మీరు ఇక్కడ గమనిస్తూ ఉండండి ఇక్కడ కనిష్ట విలువ H రిపుల్ గరిష్ట మైనస్ కనిష్ట H అక్షాంశ కోణం 12 97 డిగ్రీలు మరియు వంపు కోణం సున్నా ఇది ఫర్ లూప్ యొక్క మొదటి విలువతో ప్రారంభమవుతుంది ఇది సున్నా మరియు ఇది తదుపరి విలువ ఇది ఈ విలువలను ఇక్కడ పట్టికలో ఉంచుతూనే ఉంటుందని మరియు ఇది కూడా మారుతుందని గమనించండి కాబట్టి మీరు ఇలాంటివి చూస్తూ ఈ రెండింటినీ గమనిస్తూ ఉంటారు వంపు కోణం పెరుగుతున్న కొద్దీ రిపుల్స్ కనిష్ట స్థాయికి తగ్గి ఆపై పెరుగుతాయని మీరు చూస్తారు రిపుల్ నిర్దిష్ట విలువకు మించి పెరగడం మీరు చూడవచ్చు ఈ పద్ధతిలో మనము సెట్ చేసిన విధంగా వంపు కోణం 0 నుండి 30కి మారుతోంది కాబట్టి వంపు కోణం ఒక డిగ్రీ దశల్లో 0 నుండి 30 డిగ్రీస్ కి మారుతుంది ఇప్పుడు మీరు చూడగలిగేది H రిపుల్ మరియు కనిష్ట H0 మీరు బహుశా ఇక్కడ దాదాపు 10 డిగ్రీల వంపు వద్ద ఈ అక్షాంశం కోసం 10 డిగ్రీల వంపు విలువ వద్ద రిపుల్స్ కనిష్టంగా 0 99 ఉన్నట్లు కనుగొనవచ్చు ఈ విలువ కనిష్టానికి దగ్గరగా ఉంటుంది కనిష్ట Hot విలువ 9 కాబట్టి ఇది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది తద్వారా మీరు సోలార్ PV ప్యానెల్ నుండి ఈ నిర్దిష్ట వంపు కోణం నుండి మరింత మెరుగయిన పతన శక్తిని పొందవచ్చు కాబట్టి ప్యానెల్ను 10 డిగ్రీల వంపు కోణంలో ఈ నిర్దిష్ట అక్షాంశంలో ఉంచడానికి ఇది సరైన విలువ అవుతుంది ఇక్కడ మళ్ళీ మనం ఇంకా వాతావరణ పరిస్థితులను పరిగణించలేదు మనము దానిని పరిగణనలోకి తీసుకుంటాము మరియు మళ్లీ గణిస్తాము కానీ భావన ఇలా ఉంటుంది గరిష్ట మరియు కనిష్ట Hot వ్యత్యాసం ఒక ముఖ్యమైన పరామితి అవుతుంది మరియు HOT కనిష్టం సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలి కాబట్టి ఇది 10 డిగ్రీల వంపు కోణంలో ఇది మనకు అత్యంత అనుకూలమైనది మరియు ఆమోదయోగ్యమైనది ఈ విధంగా మీరు తగిన వంపు కోణాన్ని కనుగొనవచ్చు మేము సంవత్సరం పొడవునా మారుతున్న వంపు కోణం యొక్క ఫలితాన్ని చూశాము మీరు ప్రతిరోజూ సూర్యునికి ఎదురుగా ఉండేలా వంపు కోణాన్ని మార్చినట్లయితే మీరు దానిని డిక్లినేషన్ డెల్టాతో లింక్ చేస్తే మీరు వంపుతిరిగిన ఉపరితలం పై మరింత మెరుగైన పతన శక్తిని పొందుతారు కాబట్టి నేను ముందుగా చేసినది ఏమిటంటే మునుపటి ఫైల్ని irradB mగా సేవ్ చేయండి అంటే ఇది స్థిరమైన బీటా m ఫైల్ నేను దానిని రిసోర్స్లో ఉంచుతాను తద్వారా మీరు దానిని అధ్యయనం చేసి తర్వాత ఉపయోగించుకోవచ్చు నేను ఇక్కడ IRRAD ఫైల్లో మరో సవరణ చేస్తాను నేను టిల్ట్ యొక్క లూప్ని తీసివేసాను మరియు ఇక్కడ బీటా లేదా టిల్ట్ యాంగిల్ Π - 𝛿 Q Bకి సమానం అని ఒక లైన్ చేర్చాను 𝛿 అక్షాంశం అయినప్పుడుఇన్సోలేషన్ రేఖ దాని స్థానం యొక్క అక్షాంశం గుండా వెళుతుంది అప్పుడు ϕ - 𝛿 ఆ స్థలంలో 0 అవుతుంది ఆ సమయంలో వంపు 0 కావచ్చు అంటే అది క్షితిజ సమాంతరంగా ఉంటుంది ఎందుకంటే సూర్యుడు నేరుగా తలపైకి వస్తాడు మరియు ఏదైనా ఇతర క్షీణత వద్ద ప్యానెల్ సూర్యుడిని ట్రాక్ చేస్తుంది కాబట్టి ఈ సవరణ చేయడం మరియు అన్ని సమీకరణాలను ఒకే విధంగా ఉంచడం ద్వారా మీరు ఆ స్క్రిప్ట్ను ఆక్టేవ్ లో అమలు చేసినప్పుడు మీకు ఏమి లభిస్తుందో చూద్దాం కాబట్టి నేను దానిని సేవ్ చేసాను ఆపై మనం IRRAD ని అమలు చేద్దాం మరియు నేను దానిని జూమ్ చేసినప్పుడు మీకు రెండు వంపులు కనిపిస్తాయి H0 ని సూచించే నీలి రంగు వక్ర రేఖ మరియు వంపుతిరిగిన ఉపరితలం పై పతన శక్తి Hot ని సూచించే ఆకుపచ్చ వక్రరేఖ అయితే ఇక్కడ వంపు కోణం ప్రతిరోజూ మారుతూ ఉంటుంది మొదటి రోజున మీకు ఒక వంపు కోణం రెండవ రోజు మరొక వంపు కోణం అలా రోజు సంఖ్య 365 న మరొక వంపు కోణం కాబట్టి ఇది సూర్యుడిని అంతటా ట్రాక్ చేస్తోంది మరియు మీరు శక్తి వక్రరేఖలో మెరుగుదలని గమనిస్తారు ఇది నిజంగా H0 కంటే మరియు మునుపటి స్థిరమైన వంపు కోణం కంటే చాలా ఎక్కువగా ఉందని మీరు చూస్తారు అంతే గాక కనిష్ట Hot 10 kWh meter square day కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గమనిస్తారు కాబట్టి ఇది ప్రతిరోజూ ట్రాక్ చేయడం ద్వారా మీరు పొందే ప్రయోజనం కానీ దీని కోసం మీరు మోటార్లు మరియు మెకానికల్ ఏర్పాట్లను అమర్చాలి కాబట్టి మీరు దాని కోసం అదనపు మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉన్నందున ట్రాక్ చేయడం గజిబిజిగా ఉంటుంది కాబట్టి దీన్ని సులభతరం చేయడానికి సాధారణంగా స్థిరమైన యాంగిల్ టిల్ట్ సెట్ ను కలిగి ఉంటారు మరియు మీరు ఉంచే ఫిక్స్డ్ యాంగిల్ టిల్ట్ ను ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు కాలానుగుణ వంపుని కలిగి ఉండటం మరొక ఎంపిక కాబట్టి ప్రతి సీజన్లో అంటే సంవత్సరంలో 2 లేదా 3 సార్లు మీరు వంపు కోణాన్ని మార్చవచ్చు ఈ విధంగా సంవత్సరంలో మీరు సేకరించే శక్తిని పెంచుకోవచ్చు